స్వాగతం ఈ రోజు ఉపన్యాసం 45 లొ మనము లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి కొనసాగిస్తున్నాము ఈ రోజు మనము కెర్నల్ మరియు ఇమేజ్ మరియు వాటి పరిమాణం తెలుసుకుని కొన్ని సమస్యల ను చూస్తాము ఇక్కడ మునుపటి ఉపన్యాసం లో అక్కడ చూసిన వాటిని గుర్తుచేసుకోవటానికి F X→Y ఈ Ker F x∈X F 0 సరళ పటం Fy∈Ythereexistsx∈XforwhichFxy కాబట్టి ఇవి Ker F మరియు Im F కొరకు రెండు నిర్వచనాలు మరియు ఈ ర్యాంక్ F Im F యొక్కడైమెన్షన్ మరియు Ker F యొక్క డైమెన్షన్ గా మనం నిర్వచించే శూన్యతనల్లిటి అని కూడా చూశాము ఈ నిర్వచనాలతో మనం ఉదాహరణతో ప్రారంభిస్తాము ఇక్కడ ఈ FR4R3 ను తీసుకున్నాము ఇది ఒక లీనియర్ ఇమేజ్ ఇది ఈ సంబంధం ద్వారా నిర్వచించబడింది F R⁴ నుండి వచ్చిన ఈ మూలకంఎలిమెంట్ని మ్యాప్ చేస్తుంది కాబట్టి Fxyztx yzt2x 2y3z4t3x 3y4z5t ఇది R³ నుండి ఎలిమెంట్ మరియు ఇది R⁴ నుండి వచ్చిన ఎలిమెంట్ మరియు ఈ F R⁴ నుండి ఒక ఎలిమెంట్ ని R³ లోని ఎలిమెంట్నికి మ్యాప్ చేస్తుంది మనం ఇప్పుడు బేసిస్ ను కనుగొనాలనుకుంటున్నాము మరియు మొదట ImF యొక్క డైమెన్షన్ మరియు తరువాత Ker కోసం కాబట్టి ఇమేజ్ ఏమిటి మరియు Ker అంటే ఏమిటో మనం కనుగొనాలి కాబట్టి ఇక్కడ మొదట IMF గురించి మాట్లాడుదాం మునుపటి ఉపన్యాసం నుండి మనకు తెలిసినది ఏమిటంటే ఈ వెక్టర్ స్పేస్ x లో విస్తరించి ఉన్న వెక్టర్ space x లోని ఎలిమెంట్స్ కాబట్టి ఉదాహరణకు ఇక్కడ మనకు ఈ R⁴ ఉంది ఇవి ప్రామాణిక ప్రాతిపదిక అని మనకు తెలుసు ఎందుకంటే అవి పని చేయడం చాలా సులభం కాబట్టి ఈ e1 e2 e3 e4 ఇవి R⁴ నుండి స్టాండర్డ్ బేసిస్ అని ఇక్కడ స్టాండర్డ్ బేసిస్ గా తీసుకుందాం మరియు దాని ఫలితంగా వచ్చే సిద్ధాంతం Fe1Fe2Fe3Fe4 కన్నా ఈ x∈R⁴ ను విస్తరించి ఉన్న మునుపటి ఉపన్యాసం ఇవి R³ లోని వెక్టర్స్ అవి వాస్తవానికి ఈ మ్యాపింగ్ F యొక్క ఇమేజ్ను విస్తరిస్తాయి ఈ Fe1Fe2Fe3Fe4 అవి F ఇమేజ్ ని విస్తరిస్తాయని మనకు ఇప్పుడు తెలుసు కాబట్టి ఇప్పుడు ఇవి F ఇమేజ్ ని విస్తరించే వెక్టర్స్ మరియు ఇప్పుడు ఇవి ఏమిటో లెక్కిద్దాం Fe1Fe2Fe3Fe4 ఇక్కడ Fe1 కేవలం e1 అని గుర్తుంచుకోండి కాని ఈ సందర్భంలో ఇవి R⁴ నుండి స్టాండర్డ్ వెక్టర్స్ ఇవి 1 0 0 0 R⁴ నుండి e2 ఉంటుంది 0 1 0 0 e3 అవుతుంది 0 0 1 0 ఇప్పుడు మరియు 0 మరియు e4 ఉంటుంది 0 0 0 1 కాబట్టి మనకు ఈ స్టాండర్డ్ బేసిస్ R⁴ నుండి మరియు ఇప్పుడు F ఇక్కడ ఈ e1 పై దరఖాస్తు చేస్తే Fe1123 Fe2 1 2 3 Fe3134 Fe4145 ఈ R³ నుండి వెక్టర్స్ ఇమేజ్ F ని విస్తరిస్తాయని మనము ఇప్పటికే అధ్యయనం చేసిన సిద్ధాంతంతో మనకు తెలుసు మరియు మనం తెలుసుకోవాలనుకుంటున్నది F ఇమేజ్ ఏమిటి ఇమేజ్ F యొక్క బేసిస్ ఏమిటి మరియు ఇమేజ్ F యొక్క డైమెన్షన్ ఏమిటి కాబట్టి ఈ 4 వెక్టర్స్ ఇమేజ్ R³ ని విస్తరిస్తాయని మనకు ఇప్పటికే తెలుసు కాని అవి బేసిస్ కాదు ఎందుకంటే ఇది విస్తరించిన సమితి మరియు స్పానింగ్ సెట్ కొంత సరళంగా ఉండవచ్చు ఎందుకంటే అవి ఆధారిత వెక్టర్స్ మనం ఇప్పుడు ఈ వెక్టర్స్ నుండి వెలికి తీయవలసినది లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ ను మాత్రమే కాబట్టి ఈ స్పానింగ్ సెట్ లో మనకు ఎన్ని సరళ స్వతంత్ర వెక్టర్స్ ఉన్నాయో ఇప్పుడు చూడాలి మరియు ఆ సరళ స్వతంత్ర వెక్టర్ల సంఖ్య ఇమేజ్ F యొక్క డైమెన్షన్ అవుతుంది మరియు ఈ 4 లో లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్ ఇమేజ్ F యొక్క బేసిస్ ని ఏర్పరుస్తాయి ఇప్పుడు ఈ వెక్టర్స్ ఎన్ని లీనియర్లీ ఇండిపెండెంట్ గా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకోవాలి కాబట్టి అలా చేయడానికి 1 1 1 1 2 2 3 4 3 3 4 5 ఈ వెక్టర్ ఇక్కడ ఉన్న నిలువు వరుసలను కలిగి ఉన్న మనం ఇప్పుడు దానిని ఈ వరుస తగ్గించిన ఎచెలాన్ రూపాని కి తగ్గించవచ్చు మరియు ఆ రెడ్యూస్డ్ రో ఎచెలాన్ ఫామ్ నుండి మనం ఏ వెక్టర్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ గా ఉన్నాయో మరియు ఏ వెక్టర్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఉన్నాయో తెలుసుకోవచ్చు మరియు అలాంటిది మనం మునుపటి ఉపన్యాసాలలో చూశాము 1 1 1 1 0 0 1 2 0 0 0 0 ఇప్పుడు లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ ను తెలుసుకోవడానికి మనం ఏమి చేయగలం అంటే ఈ మ్యాట్రిక్స్ లో నిలువు వరుసలుగా ఇక్కడ ఉంచవచ్చు ఆపై దానిని రెడ్యూస్డ్ రో ఎచెలాన్ ఫామ్ కి తగ్గించవచ్చు ఇక్కడ మొదటగా మనము ఈ రెండు ఎలిమెంట్ లను 0 కి సెట్ చేస్తాము అది మొదటి వరుసలో ఉంటుంది ఇక్కడ రెండవది 0 అవుతుంది దాని యొక్క రెండు సార్లు కూడా 0 రెండు రెట్లు 1 ని ఇస్తుంది ఇక్కడ రెండు సార్లు 2 వస్తుంది ఇప్పుడు 3 వ వరుస 1 యొక్క 3 సార్లు మనం ఇక్కడ తీసివేస్తున్నాము కాబట్టి ఇది 0 అవుతుంది ఇది మళ్ళీ 0 అవుతుంది మరియు 3 సార్లు ఇది 1 అవుతుంది మరియు 3 సార్లు ఇది 2 అవుతుంది కాబట్టి ఇది ఈ రెడ్యూస్డ్ రో ప్రక్రియ యొక్క ఒక దశ మరియు ఇప్పుడు ఈ 0 వ వరుస సహాయంతో ఈ 0 ని చెబుతాము మరియు అప్పటికే అక్కడ ఇవ్వబడిన ఈ మ్యాట్రిక్స్ ను పొందుతాము కాబట్టి ఇది రెడ్యూస్డ్ రో ఎచెలాన్ ఫామ్ అని మనకు ఉంటుంది మరియు ఈ సందర్భంలో ఇప్పుడు ఈ పివట్ లను ఇక్కడ కనుగొంటాము కాబట్టి మనకు ఇది పివట్ గా ఉంది మరియు ఇది కూడా ఇక్కడ పివట్ రెండు పివట్ లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ కాలమ్ సంఖ్య 1 మరియు కాలమ్ సంఖ్య 3 వాటికి పివట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ కాలమ్ నంబర్ 1 మరియు కాలమ్ నంబర్ 3 ను ఎంచుకోవచ్చు మరియు అవి లీనియర్లీ ఇండిపెండెంట్ గా ఉంటాయి ఇక్కడ ఈ కాలమ్కు పివట్ లేదు దీనికి పివట్ లేదు మరియు ఆ రెండు నిలువు వరుసలు ఈ కాలమ్ నంబర్ 1 మరియు కాలమ్ నంబర్ 3 పై ఆధారపడి ఉన్నాయని చూపించవచ్చు కాబట్టి ఇక్కడ లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ ను కనుగొనటానికి ఇది చాలా క్రమబద్ధమైన విధానం ఇప్పుడు మనం పివట్ ఉన్న ఈ కాలమ్ నంబర్ 1 ను తీసుకోవచ్చు కాబట్టి ఈ కాలమ్ నంబర్ 1 కు అనుగుణంగా ఉంటుంది మరియు మనము ఈ కాలమ్ నెంబర్ 3 ను తీసుకోవచ్చు మరియు అవి బేసిస్ ని ఏర్పరుస్తాయి కాబట్టి ఈ ఇమేజ్ యొక్క డైమెన్షన్ నిజం అవుతుంది మరియు ఈ రెండు వెక్టర్ లకు బేసిస్ కాబట్టి 1 2 3 1 3 4 ఇవి F ఇమేజ్ యొక్క బేసిస్ ని ఏర్పరుస్తాయి మరియు F ఇమేజ్ యొక్క డైమెన్షన్ 2 ఇప్పుడు F యొక్క కెర్నల్ కు చేరుకోవడం కాబట్టి Fx y z t 0 యొక్క కెర్నల్ ఏమిటి ఇప్పుడు x లోని మ్యాప్ 0 లో ఉన్న ఎలిమెంట్ ల కోసం వెతుకుతున్నాము అవి x y z t ఈ వెక్టర్స్ లేదా ఇమేజ్ 0 ఉన్న వెక్టర్స్ మరియు ఇప్పుడు చూడటానికి ఇప్పుడు మనకు ఉన్న నిర్వచనం నుండి Fx y z t అంటే ఏమిటి x yzt0 2x 2y3z4t0 3x 3y4z5t0 కాబట్టి ఇక్కడ నుండి మనకు ఈ 3 సమీకరణాలు లభిస్తాయి ఈ x y z t యొక్క అన్ని విలువలను పొందడానికి మనము ఇప్పుడు ఈ సమీకరణాలను పరిష్కరించాలని అనుకుంటున్నాము మరియు ఇది ఈ సమీకరణాల వ్యవస్థ యొక్క గుణకం మాత్రిక యొక్క నల్ స్పేస్ అవుతుంది మరియు అదేమి F కాదు కాబట్టి ఈ కోఎఫిసీయెంట్ మ్యాట్రిక్స్ యొక్క నల్ స్పేస్ F యొక్క కెర్నల్ అవుతుంది ఎందుకంటే R⁴ నుండి ఈ వెక్టర్ అన్నింటికీ F యొక్క కెర్నల్ ఏమిటి దీని ఇమేజ్ 0 కాదు 3 కాబట్టి ఈ సరళ సమీకరణాల వ్యవస్థను మనం పరిష్కరించుకోవాలి మరియు ఎన్ని పరిష్కారాలు ఉన్నాయో లేదా ఎన్ని సరళ స్వతంత్ర పరిష్కారాలు ఉన్నాయో తెలుసుకుంటాము లేదా ఈ వ్యవస్థ యొక్క సజాతీయ సమీకరణాల పరిష్కారం యొక్క జనరేటర్లను పిలుస్తాము మరియు అక్కడ నుండి కెర్నల్ యొక్క డైమెన్షన్ ఏమిటి కెర్నల్ యొక్క బేసిస్ ఏమిటి అని మనం కనుగొంటాము ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ను మనం చివరకు పరిష్కరించాలి కాబట్టి ఈ మ్యాట్రిక్స్ రూపంలో ఉంచండి A1 1 1 1 2 2 3 4 3 3 4 5 అయితే A1 1 1 1 0 0 1 2 0 0 0 0 మనం ఇంతకుముందు చేసిన రెడ్యూస్డ్ ఎచెలాన్ ఫామ్ లోకి మార్చాలి మరియు ఇప్పుడు మనం దానిని సులభంగా కనుగొనవచ్చు ఎందుకంటే ఇది ఇక్కడ పివట్ మరియు ఇది పివట్ కాబట్టి ఈ x కి అనుగుణంగా ఇది y కి అనుగుణంగా ఉంటుంది ఇది z కి అనుగుణంగా ఉంటుంది మరియు ఇది y కి అనుగుణంగా ఉంటుంది మరియు ఇది t కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇవి మనకు పివట్స్ లేని నిలువు వరుసలు మనం పిలిచే ఫ్రీ వేరియబుల్స్ కాబట్టి రెండు ఫ్రీ వేరియబుల్స్ ఉన్నాయి మరియు ఇది ఇక్కడ 2 గా ఉండే నల్ స్పేస్ యొక్క నల్లిటి ను లేదా డైమెన్షన్ ని ఖచ్చితంగా నిర్వచిస్తుంది కాబట్టి ఈ కెర్నల్ యొక్క డైమెన్షన్ 2 గా ఉండబోతోందని స్పష్టంగా ఉంది మరియు దానికి మనం ఇప్పుడు పరిష్కారాన్ని వ్రాయవలసి ఉంటుంది కాబట్టి దీని నుండి పరిష్కారాన్ని రాయడం మొదటగా మనం ఈ ఫ్రీ వేరియబుల్స్ ను ఊహిస్తాము కాబట్టి అది y మరియు ఈ t ఇవి ఫ్రీ వేరియబుల్స్ మనము ఈ ఫ్రీ వేరియబుల్స్ కోసం కొన్ని విలువలను తీసుకుంటాముt1y2 కోసం ఏకపక్ష సంఖ్య తీసుకుందాం ఎందుకంటే మనం ఈ y ని ఎంచుకోవచ్చు మరియు మనకు నచ్చిన ఫ్రీ వేరియబుల్స్ కాబట్టి మనము ఈ 1 మరియు 2 ని ఎంచుకున్నాము వాటిని తరువాత లెక్కించవచ్చు ఉదాహరణకు z ఈ సమీకరణాన్ని ఏర్పరుస్తుంది z 2t 0 కి సమానం కాబట్టి z 2μ1 కాబట్టి అది z అవుతుంది మరియు సమీకరణ సంఖ్య 1 నుండి ఈ x12 ను పొందవచ్చు మనకు ఈ t z మరియు x అన్నీ ఉన్నాయి మరియు y2కూడా ఉన్నాయి కాబట్టి ఈ వెక్టర్ రూపంలో x y z t లో మ్యాట్రిక్స్ లో వ్రాయవచ్చు ఇది ఇక్కడ 1 కోఎఫిసీయెంట్ అవుతుంది మరియు మనం ఇప్పుడు x కోసం సేకరించవచ్చు x ఇక్కడ y కోసం ఒక కోఎఫిసీయెంట్ ఇది 0 కోసం z కోసం ఇది 2 మరియు టి నుండి ఇది 1 కాబట్టి అదేవిధంగా 2 తో కూడా మనం ఇక్కడ కోఎఫిసీయెంట్ ను కూడా సేకరించవచ్చు కాబట్టి inx 1 2 ఆపై ఇక్కడ y 2 ఇది 1 మరియు ఈ z 2μ1 కాబట్టి ఇక్కడ 0 మరియు ఈ t కి 2 లేదు కాబట్టి ఈ కోఎఫిసీయెంట్ లో 0 ఉంటుంది మనము ఈ 1 మరియు 2 పరంగా ఈ x y z పరిష్కారాన్ని వ్రాసాము 1 మరియు 2 1 మరియు 2 లకు ఏ విలువలను ఇవ్వగలవు మరియు ఈ సమీకరణ వ్యవస్థ యొక్క పరిష్కారాన్ని ఇక్కడ ప్రాడక్ట్ చేస్తూనే ఉండవచ్చు F యొక్క కెర్నల్ తప్ప మరేమీ లేని పరిష్కారం కాబట్టి ఇక్కడ ఇవి రెండు జనరేటర్లు ఇవి ప్రాడక్ట్ చేస్తాయి లేదా విస్తరిస్తాయి ఈ రెండు వెక్టర్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ గా ఉంటాయి కాబట్టి మనకు ఈ సరళ స్వతంత్ర వెక్టర్ ఉంది ఇది F యొక్క మొత్తం కెర్నల్ను విస్తరించగలదు కాబట్టి సహజంగానే ఈ రెండు వెక్టర్స్ బేసిస్ ని ఏర్పరుస్తాయి మరియు ఇక్కడ ఈ బేసిస్ యొక్క డైమెన్షన్ రెండు ఉంటుంది కాబట్టి ఈ రెండు వెక్టర్స్ కెర్నల్ F యొక్క బేసిస్ మరియు మనం పిలిచే డైమెన్షన్ లేదా నల్లిటి ఇప్పటికే కెర్నల్ యొక్క డైమెన్షన్ లేదా ఈ F యొక్క నల్లిటి ఈ ఫ్రీ వేరియబుల్స్ సంఖ్య నుండి కూడా స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ రెండు కాబట్టి మనం డైమెన్షన్ లేదా నల్లిటి ను పొందవచ్చు మరియు బేసిస్ ని కూడా పొందవచ్చు ⟹x y z t 11 0 2 1 21 1 0 0 ⟹1 0 2 1 1 1 0 0 form a బేసిస్ of ker F ఇప్పుడు మనకు u 113 v 32 2 ఉన్న మరొక ఉదాహరణ మరియు Fu4111Fv 51 33 మరియు ఈ F ఈ R3R4 నుండి ఒక లీనియర్ ఇమేజ్ అని మనము అనుకుంటాము ఎందుకంటే ఇది ఈ ఎలిమెంట్ R³ ను మ్యాప్ చేస్తుంది ఈ u మరియు v R³ నుండి మరియు అవుట్పుట్ R⁴ లో ఉంది కాబట్టి ఇది R³ నుండి R⁴ కు మ్యాప్ చేస్తుంది మరియు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే w544y217 అప్పుడు మనం ఈ Fw F ను కనుగొనగలం అవును F ఇవ్వబడింది మరియు F ఇవ్వబడిందని మాత్రమే మనకు తెలుసు కాని F w544y217 ఏమిటో ఇప్పుడు మనం కనుగొనాలనుకుంటున్నాము మరియు మనము ఈ Fw F మరియు F ఒక లీనియర్ ఇమేజ్ కాబట్టి ఈ సంకలిత ఆస్తి లీనియర్ ఇమేజ్ గురించి మనకు ఆ Fu v F F కాబట్టి ఇక్కడ ఈ w ఉంటే మనం ఈ u మరియు v పరంగా వ్రాయవచ్చు కాబట్టి ఈ 5 4 4 లను వెక్టర్స్ u మరియు v పరంగా వ్రాయగలిగితే అప్పుడు W యొక్క F ఏమిటో తెలుసుకోవచ్చు ఈ u మరియు v ల లీనియర్ కాంబినేషన్గా మనం ఈ w ను వ్రాయగలిగితే మనం F ను కూడా కనుగొనవచ్చు మరియు అదేవిధంగా y తో కూడా మనం ఈ y ని u మరియు v ల లీనియర్ కాంబినేషన్గా వ్రాయగలిగితే అప్పుడు ఈ పరివర్తన F ను y పై వర్తింపజేయండి మనము u మరియు v పరంగా వ్రాయగలము మరియు అది ఈ y యొక్క ఇమేజ్ అవుతుంది 5 4 4 5 1 0 కాబట్టి మనం ఎలా వ్రాయగలమో ఇప్పుడు ప్రయత్నిద్దాం ఈ w ను u మరియు v ల లీనియర్ కాంబినేషన్గా వ్యక్తీకరించవచ్చు అంటే కొన్ని స్కేలర్ లు 1 మరియు 2 లకు మనం 1 మరియు 2 గా వ్రాయగలము కాబట్టి అలా చేయడానికి ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ను 1 మరియు 2 లకు పరిష్కరించడానికి ఇప్పుడు మనం మళ్ళీ ఈ అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏర్పరచాలి కాబట్టి ఇక్కడ 1122⇒w2uv కాబట్టి మనం ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ను వ్రాసేటప్పుడు ఇక్కడ కాలమ్లో ఉంచబడుతుంది కాబట్టి ఈ లీనియర్ కాంబినేషన్ల నుండి ఇక్కడ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ కాబట్టి వాటి నుండి ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ మనం ఈ అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ గా వ్రాయగలము మరియు ఈ అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఇక్కడ ఇవ్వబడింది ఇప్పుడు ఈ అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ నుండి మనము ఈ రెడ్యూస్డ్ రో ఫామ్ లను పొందాలి కాబట్టి ఈ మరియు మనము దానిని తీసివేసి ఆపై మరింత చేయవచ్చు మనము ఈ రెడ్యూస్డ్ ఫామ్ ని పొందుతాము మరియు ఈ రెడ్యూస్డ్ ఫామ్ నుండి ఇప్పుడు ఇది పివట్ అని గమనించవచ్చు ఇది కూడా పివట్ 5 1 0 Fw2FuFv 2⋅4111 51 33 33 15 ఇప్పుడు మనము y కోసం మళ్ళీ అదే దశలను చేయడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు y 2 1 7 మరియు మనకు ఈ u మరియు v ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం u మరియు v ల లీనియర్ కాంబినేషన్ గా వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తాము ఈ y కు మరియు మరలా మనకు అయిన ఈ అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ లభిస్తుంది మరలా మనము రో రెడ్యూస్డ్ ఫామ్ లోకి మారుస్తాము కాబట్టి ఇప్పుడు ఈ రో రెడ్యూస్డ్ ఫామ్ కి వచ్చింది 2 1 7 ఇప్పుడు ఇక్కడ సమస్య అస్థిరత చివరి కాలమ్ కుడివైపు ఇక్కడ చాలా కాలమ్ పివట్ ఎలిమెంట్ను కలిగి ఉంది ఇది 12 జరగకూడదు ఈ సందర్భంలో మనకు వ్యవస్థలో ఈ ఇన్కంసిటెన్సీ ఉంది మరియు ఇది పరిష్కారం యొక్క ఉనికికి దారితీస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఈ y ని లీనియర్ కాంబినేషన్గా లేదా ఈ u మరియు v గా వ్యక్తీకరించలేము మరియు అందువల్ల వ్యవస్థ అస్థిరత ఇది అస్థిరంగా ఉంది మరియు ఇది మనం F యొక్క F ను లెక్కించలేము ఇచ్చిన సమాచారం ఇక్కడ సరిపోదు కాబట్టి మనము ఈ F ను లెక్కించలేము ఇప్పుడు మరొక మంచి ఫలితం ఉంది ఈ RnRm నుండి T ఒక లీనియర్ ఇమేజ్ అయితే ఎల్లప్పుడూ m×n మ్యాట్రిక్స్ ఉంటుంది ఈ T ఈ మ్యాట్రిక్స్ A పరంగా రెప్రసెన్టేషన్ వహించవచ్చు కాబట్టి మనం ఏమి చేసినా T Ax తో ఎందుకంటే మ్యాట్రిక్స్ లతో పనిచేయడం చాలా సులభం మరియు మాకు చాలా ఆపరేషన్లు మ్యాట్రిక్స్ యొక్క అనేక ఇతర లక్షణాలు తెలుసు కాబట్టి మ్యాట్రిక్స్ రూపంలో ఇవ్వని లీనియర్ ఇమేజ్తో పని చేసే వేగంతో మ్యాట్రిక్స్ రూపాన్ని కలిగి ఉండటం మంచిది ఆపై మనం మ్యాట్రిక్స్ గా పని చేయవచ్చు దీనితో ఈ మ్యాప్లో మనకు కావలసిన పనులన్నీ చేయవచ్చు మ్యాట్రిక్స్ ఇక్కడ A ఇది ఒక రుజువు ఇక్కడ చాలా సులభం Rn లోని స్టాండర్డ్ బేసిస్ ను ఈ e1100e2010 0en001 ఈ వెక్టర్ space Rn నుండి ఇవి స్టాండర్డ్ బేసిస్ మరియు ఈ టి ఇప్పుడు Rn లో ఉన్న ఏ x కి అయినా కాబట్టి మనం ఈ x నుండి Rn నుండి తీసుకునే వెక్టర్ మనం చేయగలిగినది ఎందుకంటే ఇవి ఇక్కడ బేసిస్ ఎందుకంటే ఇవి ఈ x ను ఈ బేసిస్ రూపంలో సూచించగల స్టాండర్డ్ బేసిస్ అంటే ఈ xx1e1x2e2xnen కాబట్టి x1 x2 x3 xn ఈ x వెక్టర్ యొక్క భాగాలు కాబట్టి ఈ స్టాండర్డ్ బేసిస్ సహాయంతో ఈ x ను xx1e1x2e2xnen గా సూచించవచ్చు లేదా సంక్షిప్తంగా i1nxieiఅని సమ్మషన్ రూపంలో వ్రాయవచ్చు Rn లోని సాధారణ ఎలిమెంట్ అయిన ఈ x మనము ఆ స్టాండర్డ్ బేసిస్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రెప్రసెన్టేషన్ వహించాము మరియు ఇప్పుడు మనం ఈ T ని వర్తింపజేస్తే T యొక్క సరళత TxTi1nxiei అని సూచిస్తుంది మరియు ప్రాథమికంగా మనం తీసుకోవచ్చు ఈ T నేను వర్తింపజేయండి కాబట్టి మనకు ఇక్కడ i1nxiTei ఉంది ఎందుకంటే ఇది సరళత ఎందుకంటే ఇది Tx1e1x2e2xnenx1Te1x2Te2xnTen గా ఉంటుంది కాబట్టి అది ఇక్కడ సంబంధంగా ఉంటుంది మరియు ఇప్పుడు మనం A ని ఎలా నిర్వచించాము ఇది ఈ మ్యాప్ T కి సరిగ్గా సరిపోతుంది లేదా అక్కడ ఈ మ్యాప్ T గా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ వెక్టర్స్ నిలువు వరుసలను ఇక్కడ నిర్వచించగలము Te1 Te2 Ten కాబట్టి ఈ నిలువు వరుసలను మనం ఈ మ్యాట్రిక్స్ A లో పెడితే ఈ Ax Tx అయిన ఈ ప్రాడక్ట్ తప్ప మరొకటి కాదు మనము చాలాసార్లు చూసిన ఈ మ్యాట్రిక్స్ ప్రాడక్ట్ యొక్క నిర్వచనం నుండి మీరు గుర్తుంచుకుంటే ఇది కాలమ్ 1 లేదా ఈ x1 కు గుణించబడుతుంది కాలమ్ 2 x2 కు గుణించబడుతుంది మరియు మొదలైనవి N నిలువు వరుస xn కు గుణించబడుతుంది ఇది మ్యాట్రిక్స్ వెక్టర్ ప్రాడక్ట్ని చూడటానికి మరొక మార్గం మరియు ఇక్కడ ఖచ్చితంగా ఈ x1 ను ఈ వెక్టర్ Te1 గుణించాలి అనే ఆలోచనను ఉపయోగించాము కాబట్టి Te1 మన మ్యాట్రిక్స్ లో మొదటి నిలువు వరుసగా ఉంచాము మరియు అదేవిధంగా ఈ x2 మరియు తరువాత ఈ Te2 మ్యాట్రిక్స్ రెండవ కాలమ్లో ఉంచబడుతుంది కాబట్టి ఇక్కడ ఈ ప్రాడక్ట్ Ax ఖచ్చితంగా Tx తప్ప మరొకటి కాదు కాబట్టి T Ax కాబట్టి ఈ సరళమైన ఆలోచన ద్వారా RnRm యొక్క ఎలిమెంట్స్ ను మ్యాప్ చేసే ఏ లీనియర్ ఇమేజ్ అయినా ఈ Te మ్యాప్ కు అనుగుణంగా ఇక్కడ మ్యాట్రిక్స్ ను కలిగి ఉండగలమని మనం చూశాము ఈ T యొక్క సహాయంతో మరియు ఇది RnRm నుండి ఇవ్వబడిన మ్యాప్ను ఖచ్చితంగా ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కొన్ని ఉదాహరణల ద్వారా త్వరగా వెళ్దాం కాబట్టి ఇది మనము ఇంతకుముందు చర్చించిన ఒక ఉదాహరణ కాబట్టి ఈ TR2R3 Txy2x3y x5y4x 3y గా ఇవ్వబడింది కాబట్టి ఇది R² నుండి ఒక ఎలిమెంట్ మరియు తరువాత మనము ఈ ఎలిమెంట్ R³ ను పొందుతున్నాము కాబట్టి ఇప్పుడు ఈ సంబంధిత మ్యాట్రిక్స్ A ను ఎలా పొందాలి మనము ఈ Te1 ను గణించాలనే ఆలోచన వచ్చింది కాబట్టి Te1 అంటే e1 ఇక్కడ 1 మరియు 0 తప్ప మరొకటి కాదు కాబట్టి Te1 కాబట్టి 1 మరియు 0 కాబట్టి y 0 కి సెట్ చేయబడుతుంది కాబట్టి మనకుTe12 14 లభిస్తుంది అదేవిధంగా మనము Te235 3 పొందవచ్చు కాబట్టి అది రెండవ ఎలిమెంట్ అవుతుంది ఆపై A 2 3 1 5 4 3 లో ఈ మ్యాట్రిక్స్ A యొక్క రెండవ కాలమ్ ఉంది మరియు ఇప్పుడు ఈ T x ఇచ్చిన లీనియర్ ఇమేజ్ ఇక్కడ ఈ విధంగా నిర్వచించబడిందని మనం గమనించవచ్చు ఈ R² యొక్క ఎలిమెంట్ ఎందుకంటే ఇది ఈ xy లోకి ఖచ్చితంగా ఈ లీనియర్ ఇమేజ్ ని ఇస్తుంది ఎందుకంటే మనం ఈ x y తో A ని గుణిస్తే కాబట్టి ఇక్కడ మనకు 2 3 1 5 4 3 ఉంది మరియు ఈ x y తో మనకు ఇక్కడ 2x 3y రెండవ భాగం x 5y వస్తుంది అప్పుడు మనకు 4x 3y ఉంటుంది ఈ Tx y 2x 3y x 5y 4x 3y సహాయంతో అక్కడ నిర్వచించబడిన అదే మ్యాపింగ్ను మనము పొందుతున్నాము కాబట్టి ఈ మ్యాట్రిక్స్ A సహాయంతో మనము ఇచ్చిన లీనియర్ ఇమేజ్ ఇంకొక ఉదాహరణ మనం ఇక్కడ త్వరగా చూడవచ్చు ఈ FR3R3 ఇది R³ నుండి ఈ ఎలిమెంట్ ద్వారా ఇక్కడ ఇవ్వబడింది మరియు ఇక్కడ కూడా మనకు R³ Fx1x2x39x15x27x35x1 12x227x355x1 42x3 నుండి ఈ ఎలిమెంట్ ఇది మొదటి భాగం అప్పుడు మనకు ఈ మొదటి భాగం ఉంది మరియు తరువాత మనకు రెండవ భాగం ఉంది మనకు మూడవ భాగం ఉంది కాబట్టి ఇది R³ ను ఈ R³ కు మ్యాప్ చేస్తుంది మరియు ఇక్కడ మనం మళ్ళీ ఉపయోగించగల అదే ఆలోచన ఈ Te19555 Te25 120 Te33527 42 కాబట్టి మనకు ఇక్కడ A ఉంది మ్యాట్రిక్స్A9 5 35 5 12 27 55 0 42 మరియు ఇది ఈ లీనియర్ ఇమేజ్ ని ఇచ్చిన లీనియర్ ఇమేజ్ ని ఈ మ్యాట్రిక్స్ వెక్టర్ ప్రాడక్ట్ గా నిర్వచిస్తుంది కాబట్టి మళ్ళీ ఈ మ్యాట్రిక్స్ లతో పనిచేయడం చాలా సులభం కాబట్టి ఇది మనకు సాధ్యమయ్యే ఒక మార్గం ఈ మ్యాట్రిక్స్ సహాయంతో లీనియర్ ఇమేజ్ ని సూచించగలము కాబట్టి ఇక్కడ మనం ఈ రోజు ఏమి చేసాము లీనియర్ ఇమేజ్ నుండి మనం కొన్ని ఉదాహరణలు చేసాము అక్కడ మనము కెర్నల్ F ను కెర్నల్ F యొక్క డైమెన్షన్ మరియు ఇమేజ్ F మరియు దాని కోణాన్ని కూడా లెక్కించాము Ker Fx∈XFx0 ImFy∈Ythereexistsx∈XforwhichFxy ఇంకా సరళ పటాలను ఎలా నిర్వచించాలో మ్యాట్రిక్స్ ను ఉపయోగించి మనము దీనిని చూశాము లీనియర్ ఇమేజ్ T RnRm ఎలిమెంట్స్ ఉన్నప్పుడల్లా ఈ Tx Ax వలె పనిచేసే సంబంధిత మ్యాట్రిక్స్ A ని మనము ఎల్లప్పుడూ నిర్వచించవచ్చు కాబట్టి మ్యాట్రిక్స్ లతో పనిచేయడం చాలా సులభం అని నేను ముందు చెప్పినట్లు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి ఉపయోగించిన కొన్ని సూచనలు ఇక్కడ ఉన్నాయి